హలో మరియు సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ ఉపన్యాసానికి స్వాగతం కాబట్టి మునుపటి వీడియో ఉపన్యాసాలలో మనము మైక్రో ఆర్కిటెక్చరల్ అటాక్స్ ను చూశాము మనము ఫ్లష్ మరియు రీలోడ్ ప్రైమ్ మరియు ప్రోబ్ మరియు కాష్ మెమరీని ఉపయోగించే ఇతర టైమింగ్ అటాచ్ ను చూశాము ఈ వీడియో ఉపన్యాసం లో మనము క్రొత్త దాన్ని చూస్తాము కాబట్టి దీనిని speculation అటాక్స్ అని పిలుస్తారు కాబట్టి ఈ అటాక్స్ తప్పనిసరిగా కొన్ని లక్షణాలను కలిగి ఉన్న Intel ప్లాట్ఫారమ్ల ను లక్ష్యంగా పెట్టుకుంటాయి కాబట్టి out of order ఎగ్జిక్యూషన్ మరియు speculative ఎగ్జిక్యూషన్ దోపిడీకి గురైన లక్షణాలు అలాగే ఈ దాడుల యొక్క వైవిధ్యం బ్రాంచ్ ప్రిడిక్టర్ యొక్క లక్షణాలను కూడా ఉపయోగిస్తుంది ఇది ఈ ఆధునిక మైక్రో ప్రాసెసర్ల లో చాలా సాధారణ హార్డ్వేర్ కాబట్టి ఈ అటాక్స్ ఏమిటో మనం తెలుసుకునే ముందు speculation అంటే ఏమిటి మరియు speculation కు అనుసంధానించబడిన ఈ నిబంధనల క్లుప్త నేపథ్యం కలిగి ఉండి వాస్తవానికి ఏమి చేస్తాయనే దాని గురించి తెలుసుకుందాం కాబట్టి ఈ సూచనల సమూహాన్ని చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు 5 సూచనలు ఉన్నాయి మరియు కంపైలర్ వాస్తవానికి ఉత్పత్తి చేసి ఉంటుంది లేదా ఒక ప్రోగ్రామర్ అసెంబ్లీలో కోడ్ వ్రాస్తుంటే అతను ఈ ప్రత్యేక మార్గంలో వ్రాసిన కోడ్ కలిగి ఉంటాడు కాబట్టి మీరు ఇక్కడ చూసేది 5 సూచనలు అవి లోడ్ తరలించడం జోడించడం నిల్వ చేయడం మరియు తీసివేసే సూచన మరియు ఇవన్నీ వేర్వేరు రిజిస్టర్లలో పనిచేస్తాయి కాబట్టి రిజిస్టర్లు r0 r2 r1 మరియు r4 వంటివి ఉన్నాయి ఇవి వాస్తవానికి ప్రతి బోధనకు లక్ష్య రిజిస్టర్లు లేదా మరో మాటలో చెప్పాలంటే ఇవి ఆ సూచనల ఫలితం రెజిస్టర్లలో నిల్వ చేయబడతాయి వాస్తవానికి ఈ సూచనల సమితిని సరైన పద్ధతిలో ఎగ్జిక్యూషన్ చేయడానికి లేదా ఊహించినది ఏమిటంటే ఈ సూచనలు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఈ క్రమంలో ఎగ్జిక్యూషన్ చేస్తాయి కాబట్టి మొదట లోడ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది తరువాత తరలించడము జోడించడము నిల్వ చేయడము మరియు తీసివేయడము ఏదేమైనా చాలా తరచుగా గమనించినది ఏమిటంటే ఈ సూచనలు క్రమాన్ని మార్చబడితే అది పనితీరు కోణం నుండి ప్రయోజన కరంగా ఉంటుంది ఉదాహరణకు లోడ్ ఇన్స్ట్రక్షన్ వాస్తవానికి ఈ కేసు చిరునామా 1 లో ఒక ప్రధాన చిరునామా ను ప్రధాన మెమరీ లేదా కాష్ మెమరీ నుండి ఈ లోడ్ ఇన్స్ట్రక్షన్ యాక్సెస్ చేస్తుంది మరియు ప్రాసెసర్లో నిల్వ చేసిన రిజిస్టర్ల ను తరలింపు జోడించు వంటి ఇతర సూచనల కంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి లోడ్ సూచనలలోని వాదనలు మరియు ఈ తదుపరి సూచనలు స్వతంత్రంగా ఉన్నంతవరకు ప్రాసెసర్ వాస్తవానికి ఈ సూచనలను ప్రోగ్రామ్లో పేర్కొన్న దానికి భిన్నంగా ఉండే క్రమంలో ఎగ్జిక్యూషన్ చేయడం సాధ్యపడుతుంది మరో మాటలో చెప్పాలంటే ఈ సూచనలను out of order పద్ధతి లో ఎగ్జిక్యూషన్ చేయడం ద్వారా ప్రాసెసర్ ఇప్పటికీ సరైన ఫలితాన్ని పొందగలదు రెండవ చిత్రంలో ప్రాసెసర్ లోపల ఏమి జరుగుతుందో మనం చూపిస్తాము కాబట్టి సూచనలు వాస్తవానికి out of order ఎగ్జిక్యూషన్ చేయబడతాయని మీరు చూస్తారు వాస్తవానికి తీసి వేయు సూచన మొదట ఎగ్జిక్యూషన్ చేయ బడుతుంది అప్పుడు మనకు స్టోర్ ఇన్స్ట్రక్షన్ మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏమిటంటే చివరికి ఈ సూచనలన్నీ ఒకదానికొకటి స్వతంత్రంగా ఉన్నందున ఈ సూచనల క్రమం పట్టింపు లేదు చివరికి ఏమి జరుగుతుంది మరియు ప్రాసెసర్లో ఏమి జరుగుతుందో అది ఎగ్జిక్యూషన్ చివరిలో ఉంటుంది మరియు ఫలితాలు వాస్తవానికి క్రమంలోcommitted ఉంటాయి కాబట్టి మీరు ఈ ఫలితాల సమితిని లేదా ఈ సూచనల ఫలితాలను చూస్తే మీరు గమనించేది ఏమిటంటే ఫలితాలు ఈ సూచనల యొక్క అసలు క్రమాన్ని సూచిస్తాయి కాబట్టి ఉదాహరణకు r0 ఈ లోడ్ యొక్క గమ్యం అంటే ఈ మెమరీ చిరునామాకు సంబంధించిన విషయాలు r0 లోకి లోడ్ చేయబడ్డాయి మరియు అదేవిధంగా తిరిగి వచ్చే మొదటి ఫలితం r0 కాబట్టి ఈ ప్రత్యేకమైన స్లయిడ్లో మనం చూసేది ఏమిటంటే ఒక ప్రోగ్రామ్ ఒక నిర్దిష్ట పద్ధతిలో తిరిగి వచ్చినప్పటికీ అది మనకు ఆర్డర్ లేని ఏ విధంగానైనా ఎగ్జిక్యూషన్ చేయబడుతుంది కాని చివరికి ఆర్డర్ ప్రాసెసర్ ద్వారా పునరుద్ధరించబడుతుంది తద్వారా ఫలితాలు లేదా రిజిస్టర్లు తిరిగి రావడం ప్రోగ్రామ్ యొక్క అసలు నిరీక్షణకు సరిపోతుంది కాబట్టి మనం ఇక్కడ గమనించేది ఏమిటంటే మనకు out of order ఎగ్జిక్యూషన్ లేనప్పటికీ ప్రోగ్రామ్ ఫలితం సరిగ్గా అదే విధంగా ఉంటుంది అనేక ఆధునిక మైక్రోప్రాసెసర్లలో ప్రాచుర్యం పొందిన మరో లక్షణం speculative ఎగ్జిక్యూషన్ కాబట్టి ప్రాసెసర్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి స్పెక్యులేటివ్ ఎగ్జిక్యూషన్ తప్పనిసరిగా ఉపయోగించబడుతుంది కాబట్టి మనం వాస్తవానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మరియు మనకు మునుపటి సూచనల సమితి ఉంది మరియు ఈ ఉదాహరణకి ఒక ముఖ్యమైన సూచన ఇది no 0 లేబుల్కు జంప్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఈ పోలిక సూచనను బట్టి r0 r1 కు సమానంగా ఉంటే అప్పుడు 0 ఫ్లాగ్ ప్రాసెసర్లో సెట్ చేయబడుతుంది మరియు ఫలితంగా no 0 పై ఈ జంప్ జంప్కు కారణం మరియు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కొనసాగుతుంది మరోవైపు r0 r1 కు సమానం కాకపోతే 0 ఫ్లాగ్ రీసెట్ చేయబడుతుంది లేదా మరో మాటలో చెప్పాలంటే 0 ఫ్లాగ్ 0 కి సమానం మరియు ఈ ప్రత్యేకమైన చెక్ ప్రోగ్రామ్ కౌంటర్ ఈ లేబుల్కు జంప్ చేస్తుంది మరియు ఇక్కడ నుండి ఎగ్జిక్యూషన్ చేయడం ప్రారంభిస్తుంది లేదా ఇక్కడ పైగా చూడటానికి 1 కి 0 ఫ్లాగ్ విలువ సెట్ చేయడం వల్ల ఈ సూచనలను ఎగ్జిక్యూషన్ చేసేందుకు కారణమౌతుంది మరోవైపు 0 ఫ్లాగ్ 0 విలువను కలిగి ఉంటే అక్కడ ఒక జంప్ జరుగుతుంది మరియు లేబుల్ను అనుసరించే సూచనలు ఎగ్జిక్యూషన్ అవుతాయి ఇప్పుడు ఈ విషయంతో సమస్య పనితీరు కోణం నుండి వచ్చింది కాబట్టి ఇలాంటి జంప్ ఉన్నప్పుడల్లా ప్రాసెసర్లో అంతర్గతంగా ఏమి జరుగుతుందంటే మొత్తం పైప్లైన్ ఫ్లష్ అవుతుంది మరియు లేబుల్ను అనుసరించి ఈ సూచనలకు అనుగుణంగా కొత్త సూచనలు మెమరీ నుండి పొందబడతాయి ఇప్పుడు అధునాతన లేదా బాగా ప్రాచుర్యం పొందిన ఇటీవలి మైక్రోప్రాసెసర్లు చాలా పెద్ద పైప్లైన్ను కలిగి ఉన్నాయి మరియు ఫలితంగా పైప్లైన్లో అనేక వందల లేదా అంతకంటే ఎక్కువ సూచనలు ఉండవచ్చు కాబట్టి ప్రతిసారీ ఇలాంటి మెమరీ స్థానానికి మరొక శాఖ ఉన్నప్పుడు ఈ మొత్తం పైప్లైన్ ఫ్లష్ అవుతుంది మరియు లక్ష్య మెమరీ నుండి కొత్త సూచనలను పొందవలసి ఉంటుంది కాబట్టి ఇది చాలా గణనీయమైన పనితీరును కలిగిస్తుంది వాస్తవానికి ఈ పనితీరు ఓవర్హెడ్లను తగ్గించడానికి మైక్రోప్రాసెసర్లు ఏమి చేస్తాయో వారు జంప్ ఇన్స్ట్రక్షన్ ఫలితం గురించి speculate చేస్తారు ఉదాహరణకు ప్రాసెసర్ ఈ జంప్ తరువాత సూచనలు వరుస సూచనలు అవుతాయని speculate చేస్తుంది మరియు అందువల్ల ఇది మెమరీ నుండి ఈ సూచనలను పొందడం ప్రారంభిస్తుంది మరియు వాటిని speculative పద్ధతిలో ఎగ్జిక్యూషన్ చేయడం ప్రారంభిస్తుంది దీని అర్థం ఏమిటంటే ఈ సూచనల ఫలితాలు ఈ జంప్ బోధన ఫలితం తెలిసే వరకు commit చేయవు కాబట్టి ఈ ప్రత్యేకమైన కేసు ను పరిశీలిద్దాం మొదట ప్రాసెసర్లో ఈ జంప్ను 0 లో అనుసరించని సూచనలు మెమరీ నుండి పొందబడతాయి మరియు ఇది speculatively ఎగ్జిక్యూషన్ చేయబడుతుంది ఇప్పుడు మనం నిజంగా ఈ సూచనను ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు లేదా r0 r1 ను పోల్చినప్పుడు మరియు 0 ఫ్లాగ్ సెట్ చేయబడి ఫలితంగా r0 r1 కు సమానమని అనుకుందాం ఇప్పుడు అలాంటి సందర్భంలో no 0 లేబుల్పైకి జంప్ చేస్తారు కాబట్టి ఈ ప్రత్యేక సూచన విఫలమవుతుంది మరియు అనుసరించే సూచనలను ఎగ్జిక్యూషన్ చేయాలి ప్రాసెసర్లో ఏమి జరుగుతుందంటే ఈ సూచనలు ఇప్పటికే speculatively ఎగ్జిక్యూషన్ చేయబడ్డాయి మరియు చేయవలసినది ఏమిటంటే ఈ సూచనల ఫలితాలు committed చేయాలి కాబట్టి ప్రాసెసర్ ఏమి చేస్తుందంటే ఈ సందర్భంలో ఈ జంప్ యొక్క ఫలితం లభిస్తే speculation సరైనవని అర్థం ప్రాసెసర్ మాత్రమే commit చేస్తుంది ఫలితాలను మరియు వివిధ రిజిస్టర్లకు సంబంధించిన ఫలితాల ను r0 r2 చిరునామా 2 మరియు r4 వాస్తవానికి committed ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం నిజంగా సాధించేది ఏమిటంటే ఈ పోలిక యొక్క ఎగ్జిక్యూషన్ ను పూర్తి చేయడానికి ముందే no zero సూచనలపై జంప్ ను కూడా ప్రాసెసర్ speculatively ఎగ్జిక్యూషన్ ఈ సూచనల సమితిని చేసి ఆపై ఈ సూచనలను commit ఎప్పుడు చేయగలుగు తాం అంటే పోల్చినప్పుడు మరియు జంప్ ను no 0 పొందినప్పుడు మాత్రమే ఇప్పుడు ఒకరు అడిగే విషయం ఏమిటంటే r0 r1 కు సమానంగా ఉన్నప్పుడు నిర్దిష్ట ఉదాహరణకి ఇది బాగా పనిచేస్తుంది అయితే r0 r1 కు సమానం కానప్పుడు ఏమి జరుగుతుంది అటువంటి సందర్భంలో r0 r1 కు సమానం కానప్పుడు మనకు తెలుసు 0 ఫ్లాగ్ సున్నాకి సెట్ చేయబడుతుంది మరియు లేబుల్కు జంప్ ను no 0 వలన అనుసరిస్తున్న ఈ సూచనల ఎగ్జిక్యూషన్ లేబుల్కు బదిలీ అవుతుంది కాబట్టి ఈ షరతు 2 లో ఈ సూచనలు speculativelyఎగ్జిక్యూషన్ చేయబడినందున ప్రాసెసర్ వాస్తవానికి ఈ speculation తప్పు అని గ్రహించి ఈ సూచనలు ఎగ్జిక్యూషన్ చేయబడవు ఫలితంగా speculated ఫలితాలు విస్మరించబడతాయి మరియు లేబుల్ను అనుసరించే సూచనల నుండి ఎగ్జిక్యూషన్ కొనసాగుతుంది కాబట్టి మనం చూస్తున్నది ఏమిటంటే speculation ప్రోగ్రామ్ యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి కాబట్టి ఈ సందర్భంలో ప్రాసెసర్ సరిగ్గా ఎగ్జిక్యూషన్ చేయబడినప్పుడు r0 r1 కు సమానంగా ఉన్నప్పుడు ఒక పనితీరు లభిస్తుంది ఎందుకంటేspeculated సూచనలు వాస్తవానికి చాలా వేగంగా commit అవుతాయి మరోవైపు speculation తప్పుగా ఉన్నప్పుడు ఈ సందర్భంలో r0 r1 కు సమానం కాదు అప్పుడు అన్ని speculated సూచనలు ఫలితం విస్మరించబడాలి మరియు పనితీరు ఓవర్ హెడ్ ఉంటుంది అన్ని ఆధునిక ప్రక్రియలు వాటి పనితీరును పెంచడానికి సరిగ్గా speculate చేయడానికి ప్రయత్నిస్తాయి మరొక సందర్భం గమనిస్తే speculation ఈ విధంగా ఉంది ఇక్కడ మనం చేసినది ఏమిటంటే ఈ జంప్ను no 0 లేబుల్ సూచనలపై r1 ద్వారా విభజించి r0 తో భర్తీ చేసాము ఇప్పుడు మనకు తెలిసిన కొన్ని విషయాలు జరుగుతున్నాయి ఒకటి out of order మరియు speculation మరియు ఏమి జరుగుతుందంటే ఈ విభజన ఎగ్జిక్యూషన్ కావడానికి ముందే ఈ విభజనను అనుసరించే సూచనలు speculatively ఉండవచ్చు కాబట్టి r1 0 కి సమానంగా జరిగితే సంభవించే సమస్య ఉంటుంది అటువంటి సందర్భంలో divide by zero exception thrown ఫలితంగా ప్రాసెసర్ speculated ఎగ్జిక్యూషన్ ను విస్మరించాల్సి ఉంటుంది

కాబట్టి r1 0 కి సమానంగా ఉంటే speculatively ఎగ్జిక్యూషన్ చేయబడిన అన్ని సూచనలను విస్మరించాల్సిన అవసరం ఉంది జనవరి 2018 లో ఈ out of order మరియు speculative ఎగ్జిక్యూషన్ వాస్తవానికి ప్రాసెసర్ నుండి రహస్య సమాచారాన్ని పొందటానికి ఉపయోగించేవారు కాబట్టి కోడ్ యొక్క ఈ చిన్న స్నిప్పెట్ లో వాస్తవానికి 3 సూచనలు ఉన్నాయని పరిశీలిద్దాం ఒకటి రైజ్ ఎక్సెప్షన్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఇది ఉదాహరణకు డివైడ్ r0 కామా r1 మరియు r1 0 కి సమానంగా ఉన్న సందర్భంలో మనకు ఒక లొకేషన్ డేటా టైమ్స్ 4096 వద్ద శ్రేణికి మెమరీ యాక్సెస్ ఉంటుంది మనము ఈ రెండు సూచనలను సాధారణ ఆపరేషన్లో అంచనా వేస్తే ఏమి జరుగుతుందంటే పెరుగుదల ఎక్సెప్షన్ కారణంగా ప్రోబ్ శ్రేణికి ఈ మెమరీ యాక్సెస్ ఎప్పటికీ జరగదు ఏదేమైనా speculation కారణంగా మరియు speculative out of order ఎగ్జిక్యూషన్ కారణంగా ప్రాసెసర్లో ఏమి జరుగుతుందో మనము పరిశీలిస్తే location డేటా వద్ద ప్రోబ్ అర్రే 4096 లోకి speculatively ఎగ్జిక్యూషన్ చేయబడవచ్చు మరియు వాస్తవానికి ఎక్సెప్షన్ సూచన ఎగ్జిక్యూషన్ చేయబడినప్పుడు ప్రోబ్ అర్రే డేటా కు సంబంధించిన ఫలితాలు 4096 కి విస్మరించబడుతుంది ఇప్పుడు ఈ కొత్త అటాక్స్ వాస్తవానికి చూపించినది ఏమిటంటే అటువంటి సందర్భంలో speculation కారణంగా ప్రాసెసర్ ఫలితాన్ని చర్చించినప్పటికీ speculative ఎగ్జిక్యూషన్ ప్రాసెసర్ యొక్క స్థితిపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఈ మెమరీ అక్షం యొక్క ఈ speculative ఎగ్జిక్యూషన్ లేదా స్థితి కారణంగా ప్రాసెసర్ కాష్ మెమరీలో ఉండవచ్చు లేదా బ్రాంచ్ ప్రిడిక్టర్స్ లేదా మొదలైనవి యాక్సెస్ పొందే డేటాకు అనుగుణంగా సవరించబడతాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తుందో ఈ ప్రత్యేక సంఖ్య చూపిస్తుంది కాబట్టి మనకు ఎగ్జిక్యూషన్ చేయబడే సూచనల సమితి ఉంది ఆపై ఒక ఎక్సెప్షన్ ఉంది మరియు ఇవి ప్రాసెసర్లో వాస్తవానికి ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఈ సూచనలు చాలా వాస్తవంగా speculatively ఎగ్జిక్యూషన్ చేయబడతాయి మరియు out of order కాబట్టి ఎక్సెప్షన్ను అనుసరించి ఈ సూచనలు లేకుండా ఈ సూచనలు speculativelyఎగ్జిక్యూషన్ చేయబడవచ్చు ఏదేమైనా ఇక్కడ ఉన్న ఎక్సెప్షన్ కారణంగా speculatively ఎగ్జిక్యూషన్ చేయబడిన సూచనల ఫలితాలు విస్మరించబడతాయి ఏది ఏమయినప్పటికీ ఈ speculatively ఎగ్జిక్యూషన్ చేయబడిన సూచనలు మెమరీ అక్షం లోపల సంతకాన్ని కలిగి ఉండవచ్చు కాబట్టి ఉదాహరణకు ఇక్కడ ఏమి జరుగుతుందంటే మీ మెమరీ అక్షం speculatively జరుగుతుంది మరియు 4096 లోకి ప్రోబ్ అర్రే డేటాకు సంబంధించిన డేటా మెమరీ యొక్క తక్కువ పరిమాణం నుండి కాష్ మెమరీలోకి లోడ్ అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేక చిత్రంలో చూపబడినది ఏమిటంటే మీరు పేజీ సంఖ్య లను మరియు x అక్షం మరియు మెమరీ ప్రాప్యత సమయం చూస్తే తప్పనిసరిగా ఈ మెమరీ ప్రాప్యతను ప్రోబ్ చేయడానికి అండర్ స్కోర్ అర్రేను పరిశీలిస్తాము మనం చూస్తున్నది అండర్ స్కోర్ అర్రేస్ డేటా విలువకు అనుగుణంగా కొంచెం తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ ఉదాహరణకు డేటావిలువను 84 కలిగి ఉంది మరియు అందువల్ల 84 వ పేజీలో గమనించినది ఏమిటంటే మెమరీ యాక్సెస్ సమయం చాలా తక్కువ ఈ ప్రత్యేకమైన స్లైడ్ నుండి takeaway ఏమిటంటే ఈ ప్రత్యేక ప్రోగ్రామ్లోని 3 వ పంక్తి ఈ ఎక్సెప్షన్ కారణంగా ఎన్నడూ ఎగ్జిక్యూషన్ చేయబడనప్పటికీ 1 వ పంక్తిలో raise చేయబడనప్పటికీ ప్రాసెసర్ యొక్క మైక్రో ఆర్కిటెక్చరల్ స్థితి ఈ మూడవ పంక్తి ద్వారా ఈ మెమరీ యాక్సెస్ ను సవరిస్తుంది కాబట్టి మెల్ట్డౌన్ ను పరిశీలిద్దాం కాబట్టి ఇది జనవరి 2018 లో కనుగొనబడిన అటాక్ మరియు కెర్నల్ స్పేస్ యొక్క భాగాల నుండి రహస్య డేటాను ఎలా చదవగలమో ఇది చూపించింది కాబట్టి అటాక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ముందు మనము ఒక ప్రక్రియ యొక్క వర్చువల్ చిరునామా స్థలాన్ని చూడాలి మునుపటి ఉపన్యాసాలలో మనము చూసిన వర్చువల్ అడ్రస్ స్పేస్ రెండు భాగాల ను కలిగి ఉంటుంది కాబట్టి ఇది మీ విలక్షణమైన కోడ్ స్టాక్ హీప్ మరియు ఇతర డేటా విభాగాలు ఉన్న యూజర్ స్థలాన్ని కలిగి ఉంటుంది మరియు ఒక నిర్దిష్ట మెమరీ స్థానానికి పైన మీకు కెర్నల్ స్పేస్ ఉంటుంది కాబట్టి రింగ్ 0 రింగ్ 1 రింగ్ 2 మరియు రింగ్ 3 వంటి వివిధ రక్షణ విధానాలు మీరు యూజర్ మోడ్లో రన్ చేస్తున్నప్పుడు ఒక ప్రోగ్రామ్ ప్రక్రియ యొక్క యూజర్ స్పేస్ భాగాన్ని మాత్రమే గమనించగలదని హామీ ఇస్తుంది మరోవైపు సిస్టమ్ కాల్ ప్రారంభించినప్పుడు లేదా మీరు కెర్నల్ స్పేస్లో లేదా ఆపరేటింగ్ సిస్టమ్లో రన్ చేస్తున్నప్పుడు కెర్నల్ స్పేస్తో పాటు యూజర్ స్పేస్తో సహా మొత్తం వర్చువల్ అడ్రస్ స్పేస్ గమనించవచ్చు సాధారణంగా 32 bit లైనక్స్లో కెర్నల్ ఈ సరిహద్దు 0xC0000000 స్థానంలో ఉంది ఈ నిర్దిష్ట స్థానానికి పైన ఉన్న ఏదైనా మెమరీ చిరునామా కెర్నల్ స్థలానికి అనుగుణంగా ఉంటుంది మరియు ఈ స్థానం క్రింద ఉన్న ఏదైనా మెమరీ చిరునామా యూజర్ స్థలానికి అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు మెల్ట్డౌన్ చూపించినది ఏమిటంటే ఒక సాధారణ అటాక్ వాస్తవానికి speculation యొక్క లక్షణాలు యూజర్ స్పేస్ ప్రోగ్రామ్ను కెర్నల్ స్పేస్ యొక్క కంటెంట్లను చదవగలవు మరో మాటలో చెప్పాలంటే యూజర్ స్పేస్ కెర్నల్ స్పేస్లో ఉన్న కోడ్ మరియు డేటాను చదవగలదు కాబట్టి అటాక్ చాలా సులభం అటాక్ చేసేవాడు యూజర్ స్పేస్లో రన్ చేస్తున్నప్పుడు మరియు ప్రోగ్రామ్లో ఈ రెండు పంక్తులు వ్రాయబడి మొదటి పంక్తి i పాయింటర్కు సమానమైన అనుగుణంగా ఉంటుంది మనకు ఇక్కడ పాయింటర్ వేరియబుల్ ఉంది మరియు ఈ వేరియబుల్ పాయింట్ ఒక స్థానానికి పాయింట్ అయ్యిందని మనము అనుకుంటాము ఇప్పుడు రెండవ స్టేట్మెంట్లో ఇక్కడ ఉన్న శ్రేణివద్ద ప్రాప్తి చేయబడుతుంది i 256 కాబట్టి ఈ రెండు సూచనల యొక్క తుది ఫలితం ఏమిటంటే ఈ పాయింటర్కు అనుగుణంగా శ్రేణి యొక్క ఒక మూలకం i అని పిలువబడే ఈ వేరియబుల్లోకి లోడ్ అవుతుంది కాబట్టి ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ కారణంగా మనకు తెలిసిన ఈ ప్రత్యేక లోడ్ కారణంగా అనుగుణమైన శ్రేణి యొక్క విషయాలు i 256ప్రధాన మెమరీ నుండి వివిధ కాష్లలోకి లోడ్ చేయబడతాయి మరియు ప్రాసెసర్ లో ప్రస్తుతం ఉన్న సాధారణ ప్రయోజన రిజిస్టర్ల లో ఒకదాని కి కూడా లోడ్ అవుతాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది ఇది రెండవ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు i 256 శ్రేణికి అనుగుణమైన ఒక నిర్దిష్ట బ్లాక్ DRAM నుండి కాష్ మెమరీలోకి కాపీ చేయబడుతుంది మరియు సంబంధిత సాధారణ ప్రయోజన రిజిస్టర్లో కూడా కాపీ చేయబడుతుంది ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ యొక్క సాధారణ ఆపరేషన్ సమయంలో జరుగుతుంది ఇప్పుడు మనం కెర్నల్ స్పేస్ని సూచించే పాయింటర్ను రూపొందించాము కాబట్టి ఇప్పుడు మనం మొదటి స్టేట్మెంట్ లో లోడ్ చేయటానికి ప్రయత్నిస్తున్నది కెర్నల్ స్పేస్ నుండి కొన్ని విషయాలను i అని పిలువబడే ఈ వేరియబుల్ లోకి లోడ్ చేస్తుంది కాబట్టి కెర్నల్ స్పేస్ యూజర్ లెవల్ ప్రోగ్రామ్ నుండి యాక్సెస్ చేయబడదని మనకు తెలుసు ఇప్పుడు ఇది ఎక్సెప్షన్ thrown దారితీస్తుంది మరియు కార్యక్రమం ముగుస్తుంది అయితే ప్రాసెసర్ యొక్క ఆర్డర్ మరియు speculative ఎగ్జిక్యూషన్ కారణంగా రెండవ స్టేట్మెంట్ speculatively ఎగ్జిక్యూషన్ అవుతుంది తత్ఫలితంగా ఈ మెమరీ స్థానం యొక్క విలువనులోకి i చదివి speculatively శ్రేణి i 256 ని యాక్సెస్ చేస్తాము అందువల్ల ఈ కెర్నల్ స్పేస్ మెమరీ లొకేషన్లో ఉన్న డేటాపై ఆధారపడిన ప్రదేశంలో శ్రేణి యాక్సెస్ చేయబడుతుంది అందువల్ల శ్రేణిలో ఉన్న డేటా యొక్క ఒక బ్లాక్ కాష్లోకి లోడ్ చేయబడటానికి ముందు చూశాము ఇక్కడ పరిశీలించడానికి ప్రాప్యత పొందే సమితి మనకు ఇప్పుడు ముఖ్యమైనది ఇప్పుడు ఈ కెర్నల్ స్పేస్ మెమరీ లొకేషన్లో ఉన్న జ్ఞాపకాల విలువను బట్టి ఈ మెమరీ స్థానం శ్రేణిలోకి ఇండెక్స్ చేయడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి ఇండెక్స్ చేసిన స్థానం ఈ బహుళ సెట్లలో ఒకదాన్ని యాక్సెస్ చేయవచ్చు కాబట్టి సాధారణంగా ఏమి జరుగుతుందంటే రెండవ ఆపరేషన్ సమయంలో అటాక్ చేసిన వ్యక్తి ఈ సెట్లలో ఏది యాక్సెస్ చేయబడిందో గుర్తించగలిగితే అటాక్ చేసిన వ్యక్తి i విలువ గురించి కొంత సమాచారాన్ని పొందగలడు కాబట్టి అటాక్ చేసేవాడు ఏమి చేయాలో అది ప్రైమ్ మరియు ప్రోబ్ ని ఉపయోగిస్తుంది మరియు అటాక్ చేసిన వ్యక్తి ఇంతకు ముందు ఏ కాష్ సెట్ ఉపయోగించారో తెలుసుకోవడానికి అటాక్ చేసేవాడు ఏమి చేస్తాడో పరిశీలిస్తే అటాక్ చేసేవాడు శ్రేణి లోని ప్రతి మూలకాన్ని యాక్సెస్ చేయడం ప్రారంభిస్తాడు పట్టికలోని మొదటి మూలకం కాష్లో లేదని గమనించండి మరియు ఫలితంగా కాష్ తప్పి పోయినందున మెమరీ ప్రాప్యత సమయం పెద్దదిగా ఉంటుంది అదేవిధంగా అటాక్ చేసే వారు రెండవ మూలకాన్ని యాక్సెస్ చేస్తే అది కాష్ మిస్ అవుతుంది ఎందుకంటే ఇది కాష్లో అందుబాటులో లేదు మరోవైపు అటాక్ చేసేవాడు చివరకు ఈ నిర్దిష్ట మెమరీ స్థానాన్ని యాక్సెస్ చేసినప్పుడు కాష్లో ఈ ప్రత్యేకమైన మూలకం ఉన్నందున అది కాష్ హిట్ను పొందుతుంది ఇప్పుడు అటాక్ చేసే వారు ఈ నిర్దిష్ట స్థానం యొక్క మెమరీ యాక్సెస్ కోసం ఈ యొక్క తక్కువ ఎగ్జిక్యూషన్ సమయాన్ని ఉపయోగిస్తారు కొంత సమాచారాన్ని i విలువ గురించి గుర్తించండి మరియు అందువల్ల కెర్నల్ ప్రదేశం లో ఈ నిర్దిష్ట మెమరీ ప్రదేశంలో ఉన్నదాని గురించి కొంత సమాచారాన్ని నిర్ణయించగలుగుతారు మీరు తిరిగి వెళ్లి చూసే ఈ ప్రత్యేక స్లయిడ్ వద్ద మనము చూసినప్పుడు i 84 విలువ కలిగి అదిగణనీయంగా అన్ని ఇతర మెమరీ పోలిస్తే ఇది తక్కువ ఎగ్జిక్యూషన్ సమయం చూపిస్తుంది ఆ శ్రేణి కు ప్రాప్తిని అందువల్ల అటాక్చేసేవారికి i యొక్క విలువ మరో మాటలో చెప్పాలంటే ఆ కెర్నల్ స్పేస్ మెమరీలోని విషయాలు 84 విలువను కలిగి ఉంటాయి కాబట్టి ఈ సరళమైన ఉదాహరణ ఒక అటాక్ చేసే వ్యక్తి యొక్క లక్షణాలను ఎలా ఉపయోగించవచ్చో చూపించింది Intel ప్రాసెసర్ ఈ రెండు స్టేట్మెంట్లను మార్చడం ద్వారా కెర్నల్ స్పేస్ కోడ్ లేదా డేటాను చదవగలదు మరియు ప్రాసెసర్ను speculatively ఎగ్జిక్యూషన్ చేయమని బలవంతం చేసి ఆపై మెమరీ యాక్సెస్ సమయాన్ని అంచనా వేయడం ద్వారా speculatively ఎగ్జిక్యూషన్ చేయబడిన వాటిని గుర్తించడానికి ప్రయత్నించండి ధన్యవాదాలు